కోర్సు నిష్క్రమణ సర్వేలో మాడ్యూల్ 2 యూనిట్ 15 కు స్వాగతం మునుపటి యూనిట్లో మూల్యాంకనం దశ యొక్క ఉప ప్రక్రియను మేము అర్థం చేసుకున్నాము ఈ యూనిట్లో మేము కోర్సు నిష్క్రమణ Exit Survey సర్వే గురించి చర్చిస్తాము దీని ఫలితం "కోర్సు నిష్క్రమణ సర్వే రూపకల్పన మరియు ఉపయోగాన్ని అర్థం చేసుకుంటాము " మేము మునుపటి యూనిట్లో చూసినట్లుగా మూల్యాంకనం దశ యొక్క ముఖ్యమైన భాగాలలో కోర్సు నిష్క్రమణ సర్వే ఒకటి మేము ఇక్కడ పరిశీలిస్తున్న ఫీడ్బ్యాక్ రూపం అధ్యాపకులకు సంబంధించి చాలా సంస్థలు పొందే అభిప్రాయానికి కొద్దిగా భిన్నంగా ఉంటుంది చాలా సంస్థలు ఇంజనీరింగ్ యొక్క అన్ని శాఖల యొక్క అన్ని కోర్సుల కోసం ఒక విద్యార్థి అభిప్రాయ రూపాన్ని రూపొందిస్తాయి మరియు ఈ అభిప్రాయాన్ని సేకరించే ప్రామాణిక యంత్రాంగాన్ని లో భాగంగా నిర్వహిస్తారు ఈ అభిప్రాయం ప్రధానంగా అధ్యాపకులను అంచనా వేయడానికి ఉపయోగించబడుతుంది మరియు దాని ఆధారంగా అభివృద్ధి స్థాయి లో లేదా ఇన్స్టిట్యూట్ స్థాయిలో తగిన చర్యలు తీసుకుంటుంది అటువంటి అభిప్రాయ రూపం రూపకల్పనలో బోధకుడికి ఎంపిక లేదు ఫీడ్బ్యాక్ ఫోకస్ విద్యార్థుల బోధకుడి మూల్యాంకనం కాబట్టి కోర్సుకు సంబంధించి ఫీడ్బ్యాక్ పొందడానికి ఎక్కువ అవకాశం లేదు అందువల్ల అటువంటి సర్వే నుండి కోర్సు యొక్క నిర్దిష్ట అభిప్రాయాన్ని పొందడం చాలా కష్టం అభిప్రాయం ప్రధానంగా బోధకుడిని అంచనా వేస్తుంది ఈ ప్రామాణిక బోధకుడి మూల్యాంకనం ఫీడ్బ్యాక్ ఫారమ్ తప్పనిసరిగా కోర్సు నుండి నిష్క్రమించు సర్వే ఫారమ్ కాదు ఎందుకంటే ఈ ఫీడ్బ్యాక్లో దృష్టి విద్యార్థి బోధకుడి మూల్యాంకనం అయితే కోర్సు నిష్క్రమణ సర్వేలో దృష్టి కోర్సుకు సంబంధించిన అభిప్రాయాన్ని పొందడం తదుపరి సారి కోర్సు అమలును మెరుగుపరచడం కోసం ఉపయోగపడుతుంది కోర్సు నిష్క్రమణ సర్వే ఇది బోధకుడికి విలువైన అభిప్రాయాన్ని అందిస్తుంది అభ్యాస నాణ్యతను మెరుగుపరచడంలో ఇటువంటి అభిప్రాయం చాలా సహాయ పడుతుంది మరియు ఇది కోర్సు స్థాయిలో నాణ్యమైన లూప్ను పూర్తి చేయటానికి మాకు సహాయపడుతుంది మేము మునుపటి మాడ్యూల్లో చూసినట్లు ప్రణాళిక చేయండి తనిఖీ చేయండి కార్యాచరణ రూపొందించండి ఈ నాణ్యత లూప్ను పూర్తి చేయటం తదుపరిసారి కోర్సును అందించేటప్పుడు కోర్సు అమలులో మెరుగుదలలను ప్లాన్ చేయడం కోర్సుకు సంబంధించి ప్రత్యేకంగా ఫీడ్బ్యాక్ డేటాను పొందినప్పుడు చాలా సులభతరం అవుతుంది మేము ఇంతకు ముందు చూసిన మిడ్ కోర్సు సర్వేలు కోర్సు డెలివరీ సమయంలో బోధనను డైనమిక్గా స్వీకరించడానికి అవి బోధకుడికి సహాయపడతాయి కానీ కోర్సు నిష్క్రమణ సర్వే కోర్సు మళ్లీ అందించినప్పుడు అమలును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది ప్రధానంగా కోర్సు నిష్క్రమణ సర్వే అభిప్రాయ సారాంశం ఏమిటంటే తదుపరిసారి కోర్సు అందించినప్పుడు కోర్సు అమలును మెరుగుపరచడం కోసం ఉపయోగపడుతుంది కోర్సు నిష్క్రమణ సర్వేను కోర్సు ఫలితాల యొక్క పరోక్ష సాధనను లెక్కించడంలో కూడా ఉపయోగించవచ్చు అయితే NBA ఈ విధానాన్ని స్పష్టంగా గుర్తించలేదు లేదా తప్పనిసరి చేయలేదు మునుపటి మాడ్యూల్లో కోర్సు ఫలితాల సాధనను లెక్కించినప్పుడు ప్రత్యక్ష విధానాల ఆధారపడి ఉంటుంది కోర్సు నిష్క్రమణ సర్వే పరోక్ష పద్ధతిలో CO యొక్క సాధనను లెక్కించడంలో మాకు సహాయపడుతుంది బోధకుడు కళాశాల అనుమతిస్తే అతని ఆమె సొంత కోర్సు నిష్క్రమణ సర్వే ఫారమ్ను రూపొందించాలి ఎందుకంటే కోర్సు నిష్క్రమణ సర్వేలో ఒక బోధకుడు అడగదలిచిన నిర్దిష్ట ప్రశ్నలు వేర్వేరు కోర్సులు మరియు వేర్వేరు బోధకులకు భిన్నంగా ఉండవచ్చు అందువల్ల ఇన్స్టిట్యూట్ వైడ్ ఫారం కోర్సు నిష్క్రమణ సర్వేగా ఉపయోగించడానికి తగినది కాకపోవచ్చు మరియు బోధకుడు నిజంగా తన సొంత లేదా ఆమె స్వంత కోర్సు నిష్క్రమణ సర్వే ఫారమ్ను కలిగి ఉండటానికి అనుమతించాలి ఇన్స్టిట్యూట్ అవసరమైతే ఈ కోర్సు నిష్క్రమణ సర్వే ఫారమ్ను ఇన్స్టిట్యూట్ స్థాయి సాధారణ మూల్యాంకన రూపంలో విలీనం చేయవచ్చు సర్వే ఫారం ఇన్స్టిట్యూట్లో సాధారణంగా విద్యార్థులచే అధ్యాపకుల మూల్యాంకనానికి సంబంధించిన ఒక భాగం మరియు అందించబడిన కోర్సుకు ప్రత్యేకమైన ఒక భాగం ఉంటుంది మీకు అకాడెమిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ లేదా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటే ప్రతి కోర్సుకు సారాంశ విద్యార్థుల ఫీడ్బ్యాక్ నివేదికను రూపొందించడానికి ఇది అనుమతించవచ్చు కోర్సు నిష్క్రమణ సర్వేతో ముఖ్యమైన సవాళ్లలో ఒకటి చెల్లుబాటు అయ్యే సర్వే డేటాను చేయడం ద్వారా దీనిని తొలగించవచ్చు ప్రతికూల అభిప్రాయాన్ని ఇవ్వకూడదని విద్యార్థుల పట్ల కొంత భయం ఉండే అవకాశం ఉంది అలాగే తరచూ విద్యార్థులు వారి అభిప్రాయం నిజంగా ముఖ్యం కాదని మరియు ఈ ప్రక్రియ కేవలం లాంఛనప్రాయంగా ఉంటుందని అనుకుంటారు ఇన్స్టిట్యూట్ స్థాయిలో కొన్ని ప్రక్రియలు ఒక కోర్సు యొక్క నిష్క్రమణ సర్వే నిర్వహించాలని కోరుతున్నాయి ఏ బోధకుడు నిజంగా ఈ డేటాను ఉపయోగించడు మరియు చాలా నిష్క్రమణలలో కోర్సు నిష్క్రమణ సర్వే వాస్తవానికి కేవలం లాంఛనప్రాయంగా నిర్వహించబడుతుందనేది అవగాహన తరచుగా బోధకులు డేటాను సేకరించి ఫైల్ చేస్తారు తదుపరిసారి కోర్సు అందించేటప్పుడు మెరుగుదలలను ప్లాన్ చేయడానికి వారు నిజంగా ఈ డేటాను ఉపయోగించరు ఈ ప్రక్రియ కొన్ని నిర్మాణాలను కోరితే కొన్ని వ్యాఖ్యలు కోర్సు ఫైల్లో చేర్చవచ్చు కాని కోర్సు డెలివరీని మెరుగుపరచడంలో ఏదైనా నిజమైన ఉద్దేశంతో కాకుండా మరింత అధికారిక మార్గంలో చేర్చవచ్చు కాబట్టి బోధకులు నిజంగా తీవ్రమైన మరియు అర్ధవంతమైన పద్ధతిలో సర్వే డేటాను ఉపయోగించరు అని విద్యార్థులు అనుకుంటారు ఇది విద్యార్థులు నిజంగా చెల్లుబాటు కాని డేటాను అందించేలా చేస్తుంది మరొక సమస్య సర్వే ఫారం యొక్క పొడవు కావచ్చు ఇది విద్యార్థుల నుండి వచ్చిన ప్రతిస్పందనల నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది అంటే సర్వే రూపంలో చాలా ప్రశ్నలు ఉంటే అలసటకు గురి కావచ్చు కాబట్టి మొదటి 15 20 ప్రశ్నలు సమాధానం ఇచ్చిన తరువాత విద్యార్థుల స్పందన నిజంగా సహేతుకంగా కాకుండా స్వయంచాలకంగా ఇచ్చే ప్రతిస్పందనలను ఇవ్వవచ్చు సర్వే ఫారం యొక్క ఆదర్శ పొడవు ఏమిటి దీనికి సంబంధించి కఠినమైన మరియు వేగవంతమైన నియమం లేదు బోధకులు వారి నిర్దిష్ట సందర్భంలో ప్రయోగాలు చేయాలి మరియు ఏది ఉత్తమంగా పనిచేస్తుందో చూడాలి వాస్తవానికి సాధారణంగా చెల్లుబాటు అయ్యే సర్వే డేటాను పొందడంలో ఉన్న అడ్డంకులను అధిగమించడానికి హామీ మార్గం లేదని మేము చెప్పగలం డిపార్ట్మెంట్ స్థాయిలో అధ్యాపకుల నుండి కొంత మొత్తంలో ప్రయోగాలు అవసరం బహుశా ఇన్స్టిట్యూట్ స్థాయిలో కూడా వారికి ఏది ఉత్తమంగా పనిచేస్తుందో చూడటానికి ప్రయోగాలు అవసరం మరో సమస్య ఏమిటంటే ఈ కోర్సు నిష్క్రమణ సర్వేలో ఎవరు పాల్గొనాలి క్రమరహిత కోర్సు నిష్క్రమణ సర్వేలో పాల్గొనవచ్చు

తరగతులకు సక్రమంగా రానటువంటి విద్యార్థులు చెల్లుబాటు అయ్యే డేటాను ఇవ్వలేరనే కొంత నిజం ఉన్నప్పటికీ పనితీరును ప్రవేశ ప్రమాణంగా పేర్కొనడం నిజంగా కావాల్సినది కాదు కోర్సులో బాగా రాణించని విద్యార్థుల నుండి ఫీడ్బ్యాక్ పొందాలనుకుంటున్నాము ఎందుకంటే ఆ ఫీడ్బ్యాక్ తదుపరిసారి కోర్సు డెలివరీలో మెరుగుదలలను గుర్తించడంలో విలువైనది కానీ హాజరు ఇన్స్టిట్యూట్ గట్టిగా భావిస్తే లేదా విభాగం లేదా బోధకుడు దాని గురించి గట్టిగా భావిస్తే అవును నిష్క్రమణ సర్వేలో విద్యార్థిని పాల్గొనడానికి అనుమతించబడటానికి కనీస శాతం హాజరు అవసరమని వారు నిర్దేశించవచ్చు కానీ హామీ మార్గం లేదా ప్రత్యేకమైన మార్గం లేదా కోర్సు నిష్క్రమణ సర్వే రూపకల్పన మరియు నిర్వహణ యొక్క సరైన మార్గం లేదు వారి నిర్దిష్ట సందర్భానికి ఉత్తమంగా పనిచేసే కోర్సు నిష్క్రమణ సర్వే ఫారంతో ప్రయోగాలు చేసి బయటకు రావాలి ఇవన్నీ స్పష్టంగా పరిగణనలోకి తీసుకోవలసిన సమస్యలు మరియు వాటి ప్రయోజనాలకు బాగా సరిపోయే సర్వే ఫారమ్ రావడంలో వాటిని స్పష్టంగా పరిగణించాలి చెల్లుబాటు అయ్యే సర్వే డేటాను పొందడానికి సాధారణంగా ఎలక్ట్రానిక్ మరియు అనామకంగా అందించిన అభిప్రాయం అవసరం ఇది విద్యార్థులు ప్రతికూల అభిప్రాయాలను ఇస్తే వారు బాధితుల వుతారనే భయాన్ని తొలగిస్తుంది విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి స్వేచ్ఛగా ఉన్నారు మరియు వారు ఇవ్వదలిచిన ప్రతికూల అభిప్రాయాన్ని కలిగి ఉంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్ అయితే వారు అలాంటి అభిప్రాయాన్ని ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇది అనామక డేటాను నమోదు చేయడానికి అనుమతిస్తుంది వాస్తవానికి ఇది అనామకంగా ఉన్నప్పుడు కొంతమంది విద్యార్థులు నిజంగా చెల్లుబాటు కాని వ్యాఖ్యలను ఇవ్వవచ్చు కానీ వారు విద్యార్థుల నిరాశను వ్యక్తం చేస్తారు సర్వేతో చెల్లుబాటు అయ్యే డేటాను పొందడం ఎల్లప్పుడూ సమస్య సుదీర్ఘ కాలంలో గణాంకపరంగా సర్వే డేటా అర్ధవంతమైన మరియు ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు కనుగొన్నారు చెల్లుబాటు అయ్యే తీర్మానాలను చేరుకోవడానికి బోధకులు సర్వే డేటాను ఉపయోగించుకోవడంలో వారి అభీష్టానుసారం ఉపయోగించవచ్చు సర్వే డేటాను సేకరించే ముందు సర్వే డేటా యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులతో చర్చిస్తూ వారితో నాణ్యమైన సమయాన్ని గడపటం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది వాస్తవానికి అనేక ప్రయోగాలలో అనుభవపూర్వకంగా సర్వే ఫారమ్ను నిర్వహించడానికి ముందు విద్యార్థులతో చర్చించడం చాలా సానుకూలమైన ప్రయోజనకరమైన ప్రభావాన్ని కలిగి ఉందని ఆధారాలు సేకరించబడ్డాయి బోధకుడు విద్యార్థులతో కొంత నాణ్యమైన సమయాన్ని గడపగలిగితే నిష్క్రమణ సర్వే యొక్క ఉద్దేశ్యాన్ని వారికి వివరించాలి ఫీడ్బ్యాక్ డేటా దాని యొక్క అన్ని తీవ్రతలలో తీసుకోబడుతుందని మరియు కోర్సు డెలివరీ కోసం మెరుగుదలలను ప్లాన్ చేయడానికి ఉపయోగించబడుతుందని విద్యార్థులకు భరోసా ఇవ్వాలి అప్పుడు అది ఎక్కువ విద్యార్థులు దీనిని తీవ్రంగా పరిగణించి మరింత చెల్లుబాటు అయ్యే డేటాను అందించే అవకాశం ఉంది కోర్సు నిష్క్రమణ సర్వే డేటాను బాగా ఉపయోగించుకునే కొన్ని వి లక్షణ ఉదాహరణ లను విద్యార్థులకు బహుశా విభాగం స్థాయిలో కొన్ని రకాల కేస్ స్టడీస్లో ప్రదర్శిస్తే కూడా ఇది సహాయపడుతుంది మునుపటి సంవత్సరాల్లో మాదిరిగానే వారు ఎలాంటి ఫీడ్బ్యాక్ డేటాను పొందారు మరియు కోర్సు యొక్క డెలివరీని మెరుగుపరచడానికి వారు ఆ డేటాను ఎలా ఉపయోగించారు నిర్దిష్ట ఉదాహరణలు కానీ ఒక నిర్దిష్ట కోర్సు నిర్దిష్ట అభిప్రాయం మరియు నిర్దిష్ట మెరుగుదలలు తదుపరి సంవత్సరాల్లో అమలు చేయబడ్డాయి ఇటువంటి కేస్ స్టడీస్ విద్యార్థులను ఒప్పించటానికి సహాయపడుతుంది నిష్క్రమణ సర్వే విభాగానికి తీవ్రమైన వ్యాపారం పని లాంటిది కోర్సు నిష్క్రమణ సర్వే యొక్క మంచి ఉపయోగం కొన్ని విలక్షణ ఉదాహరణలు HOD లేదా కొంతమంది సీనియర్ అధ్యాపకులు విద్యార్థులకు వివరించ గలిగితే అది చాలా సహాయకారి గా ఉంటుంది ఇది నిజంగా సహాయకారిగా ఉండటానికి సమర్పించిన కేస్ స్టడీస్ చాలా నిర్దిష్టంగా ఉండాలి ఖచ్చితంగా ఏ కోర్సు ఎలాంటి ఫీడ్ బ్యాక్ తోటి ఏ విధమైన అభివృద్ధి జరిగిందో గమనించాలి వాస్తవానికి చెల్లుబాటు అయ్యే డేటాను పొందడానికి ఒకరు అనేక విధానాలను ఉపయోగించాల్సి ఉంటుంది లేకపోతే తక్కువ నాణ్యత గల సర్వే డేటాను పొందడం ఈ ప్రక్రియ యొక్క మొత్తం ప్రయోజనాన్ని తిరస్కరిస్తుంది ఇది నిజంగా ఆచరణాత్మక ఉపయోగం లేని డాక్యుమెంటేషన్ ఒకటి అవుతుంది మేము చెల్లుబాటు అయ్యే సర్వే డేటాను పొందకపోతే మొత్తం ప్రక్రియ ప్రయోజనం నిరాకరించబడుతుంది ఈ సమస్యలను స్పృహతో పరిగణనలోకి తీసుకోవడం ముందుగానే ప్లాన్ చేయడం మరియు కోర్సు నిష్క్రమణ సర్వే ఫారమ్ను రూపొందించడం అలాగే ఆ సర్వే ఫారమ్ను నిర్వహించడం మరియు సాధ్యమైనంతవరకు చెల్లుబాటు అయ్యే సర్వే డేటాను పొందడం కోసం ప్రయత్నించడం అవసరం ఫారం యొక్క వాస్తవ రూపకల్పన ఉపయోగించాల్సిన విధానాలు చాలా రకాల డిజైన్ విధానాలు స్వయంగా ఏర్పడతాయి సాహిత్యంలో అందుబాటులో ఉన్నాయి మరియు ఒక రూపాన్ని రూపొందించడానికి ప్రత్యేకమైన మార్గం లేదు సర్వే ఫారమ్కు సంబంధించి ఏ ప్రశ్నకైనా ప్రత్యేకమైన సమాధానం లేదు ఇక్కడ ప్రదర్శించబడినది కేవలం నమూనా ఫ్రేమ్ పని మాత్రమే మీరు సాహిత్యాన్ని శోధించవచ్చు ఇన్స్టిట్యూట్లో ప్రయోగాలు చేయవచ్చు మరియు మీ ప్రయోజనాలకు సందర్భానికి బాగా సరిపోయే డిజైన్కు చేరుకోవచ్చు ప్రశ్నలు సాధారణంగా నాలుగు అంశాలను కలిగి ఉంటాయి కోర్సు నిర్వహణ అభ్యాస వాతావరణం కోర్సు ఫలితాలు మరియు బోధకుల లక్షణాలు కోర్సు నిష్క్రమణ సర్వే ఫారం ఇన్స్టిట్యూట్ వైడ్ ఫ్యాకల్టీ మూల్యాంకన రూపంలో విలీనం అవుతుంటే ఈ ప్రశ్నలలో కొన్ని అనవసరంగా మారవచ్చు ఉదాహరణకు ఇన్స్టిట్యూట్ వైడ్ సర్వే ఫారం యొక్క విద్యార్థి కోణం ద్వారా అధ్యాపకుల మూల్యాంకనంలో భాగంగా బోధకుల లక్షణాలు ఇప్పటికే కవర్ చేయబడితే మేము వాటిని ఇక్కడ పునరావృతం చేయవలసిన అవసరం లేదు ప్రాథమికంగా మనం ఇన్స్టిట్యూట్లో ఉపయోగించబడుతున్న దాని నుండి ప్రత్యేకంగా పరిశీలించవలసి ఉంటుంది మరియు దాని ఆధారంగా మనం ఈ ఆలోచనలను స్వీకరించాలి చక్కగా ట్యూన్ చేయాలి మేము చర్చిస్తున్నది చాలా విస్తృత నమూనా ఫ్రేమ్ పని సాధారణంగా ప్రశ్నలకు 1 నుండి 5 స్కేల్ వరకు విద్యార్థులు సమాధానం ఇస్తారు ఇతర ప్రమాణాలు సాధ్యమే కానీ ఇది అత్యంత ప్రాచుర్యం పొందింది 1 అత్యంత ప్రతికూల ప్రతిస్పందన మరియు 5 అత్యంత సానుకూల ప్రతిస్పందన కొన్ని ఇన్స్టిట్యూట్లు 1 2 3 స్కేల్ మాత్రమే ఉపయోగిస్తున్నప్పటికీ ఇది చాలా సాధారణం ఆపై కొన్ని ఇన్స్టిట్యూట్స్ 0 ను కూడా వాడటానికి అనుమతిస్తాయి కానీ 1 నుండి 5 వరకు సర్వసాధారణం మరియు 0 నుండి 5 కూడా సాధారణం ఫారం విద్యార్థులను విజ్ఞప్తితో ఎంతో విలువైనది మీ నాణ్యమైన సమయానికి ధన్యవాదాలు " ఇది చాలా సరళంగా ముందుకు సరళమైన ఆలోచనలా అనిపించవచ్చు కానీ అనుభావిక అధ్యయనాలు కోర్సు నిష్క్రమణ సర్వే రూపానికి అలాంటి ప్రారంభం విద్యార్థుల అవగాహనపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని చూపించింది విద్యార్థులకు విజ్ఞప్తితో ఫారమ్ను ప్రారంభించడం మంచిది ప్రారంభంలో మనకు 2 3 ప్రశ్నలు ఉండవచ్చు ఇవి మొత్తం అభిప్రాయాన్ని తెలియజేస్తాయి మరియు ఇది ఇలా ఉంటుంది సాధారణంగా కోర్సును రేట్ చేయండి 1 నుండి 5 వరకు కోర్సు కంటెంట్ను రేట్ చేయండి ఈ కోర్సుకు సూచనగా బోధకుడిని రేట్ చేయండి ఏదైనా కోర్సు నిష్క్రమణ సర్వేకు ఇది సాధారణం మరియు వీక్షణ ప్రశ్నల పై ఇవి చాలా విస్తృతమైనవి మరియు చాలా సాధారణమైనవి కోర్సు నిష్క్రమణ సర్వే యొక్క ప్రతి అంశానికి సంబంధించి సాధ్యమయ్యే కొన్ని ప్రశ్నలు చూద్దాం కోర్సు నిర్వహణకు సంబంధించి మేము కోర్సు సంస్థ వంటి ప్రశ్నలను అడగవచ్చు ఇది ఎంత బాగుంది అంతర్గత పరీక్షలు అంతర్గత పరీక్షలు అన్ని CO లను కవర్ చేశాయి మరియు అవి విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండే పద్ధతిలో కవర్ చేయబడ్డాయి తగిన సమయాల్లో పరీక్షలు షెడ్యూల్ చేయబడ్డాయి అంతర్గత పరీక్షలకు సమయం సరిపోతుందా పరీక్షల సంస్థ CO ల యొక్క కవరేజ్ సమయం మరియు షెడ్యూల్ వంటి అన్ని సమస్యలకు సంబంధించిన డేటాను సేకరించేందుకు మేము 3 4 ప్రశ్నలను అడగవచ్చు క్విజ్ల నాణ్యత క్విజ్లు పేర్కొన్న CO లకు అనుగుణంగా ఉన్నాయా క్విజ్లు జరిగే సమయం ఎంత క్విజ్ కోసం ఎంత సమయం ఇచ్చారు అభ్యాసాన్ని పనుల గురించి చాలా తక్కువ అభిప్రాయం ఉంది ఎంతగా అంటే విద్యార్థులతో పరస్పర చర్యల సందర్భంగా రెండు కళాశాలల్లో ఈ అసైన్మెంట్ assignments ఎటువంటి ప్రయోజనం లేకుండా పనిచేస్తున్నాయని వారు స్పష్టంగా చెప్పారు ప్రధానంగా ఇది వెబ్లో సులభంగా శోధించగలిగే అంశం మరియు సమర్పించడానికి కొన్ని కాపీ పేస్ట్ సరిపోతుంది బోధకుడు అసైన్మెంట్ను ఏ అర్ధవంతమైన పద్ధతిలోనూ నిజంగా అంచనా వేయడు ఈ అసైన్మెంట్assignments విద్యార్థుల భవిష్యత్ నుండి మరియు ఉపాధ్యాయుడి దృక్కోణం నుండి సమయం వృధా అని నిరూపిస్తున్నాయి పనులను అవుతుంది సెమిస్టర్లో సాధారణ పని భారం ఇచ్చిన మొత్తం కేటాయింపుల సంఖ్య క్విజ్లు నిర్వహించిన పరీక్షలు మరియు సెమిస్టర్ అంతటా జరుగుతున్నవి కలిసి తీసుకుంటే విద్యార్థి పనిభారం గురించి ఎలా భావిస్తాడు అది కూడా ఉపయోగకరమైన ప్రశ్న కావచ్చు ఇవి నమూనా ప్రశ్నలు మాత్రమే మేము వివిధ రకాల ప్రశ్నలను కలిగి ఉండవచ్చు ఎక్కువ మరియు తక్కువ సాధ్యమే అభ్యాస వాతావరణం ఇక్కడ కొన్ని ప్రశ్నలు బోధకుల లక్షణాలకు సంబంధించినవి ఇవి వాస్తవానికి బోధకుల లక్షణాలలోకి వెళ్లాలని వాదించవచ్చు సాధారణంగా ఈ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది మేము దీనిని ఈ వర్గం క్రింద లేదా బోధకుల లక్షణాల వర్గంలో ఉంచాలనుకుంటున్నాము కానీ ఇవి పరిగణనలోకి తీసుకోవలసిన కొన్ని సమస్యలు విద్యార్థులు మరియు బోధకుడి మధ్య సానుకూల పరస్పర చర్య కలిగించడానికి విద్యార్థులను ఎల్లప్పుడూ అనుమతించారు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే కొంతమంది బోధకులు విద్యార్థుల నుండి అంతరాయాలను ఇష్టపడరు ఉపన్యాసం మొత్తం పూర్తయింది ఆపై విద్యార్థులను ప్రశ్నలు అడగడానికి అనుమతిస్తారు అది నేర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉండకపోవచ్చు వివరణలను కోరడానికి బోధకుడికి అంతరాయం కలిగించడానికి విద్యార్థులను ఎల్లప్పుడూ అనుమతించారా అని తెలుసుకోవడం సహాయపడుతుంది తరగతి గది చర్చలు ప్రోత్సహించబడ్డాయి మరియు బాగా మోడరేట్ చేయబడ్డాయి చర్చలు ముఖ్యమైనవి అయితే బోధకుడు సరైన నియంత్రణను జరిగేలా చూడటం కూడా అవసరం లేకపోతే చర్చలు సందర్భం లేకుండా సాగవచ్చు మరియు తరగతి గది సమయం వృధా అవుతుంది అవసరమైన అభ్యాస వనరులు సులభంగా అందుబాటులో ఉన్నాయి ప్రయోగశాల పరికరాలు బాగా నిర్వహించబడ్డాయి మరియు ప్రయోగశాల మరియు సిద్ధాంతం సంబంధించిన ఇతర సమస్యలు కూడా ఉన్నాయి మేము ఈ సమస్యలను తదుపరి యూనిట్లో మరింత వివరంగా చర్చిస్తాము అనగా మేము ప్రయోగశాల కోర్సులను చూస్తున్నప్పుడు నిష్క్రమణ సర్వే ఫారమ్ రూపకల్పనలో అదనపు సమస్యలు ఏమిటి కోర్సు ఫలితాలు కోర్సు యొక్క ఫలితాలు కోర్సు యొక్క మొదటి తరగతిలోనే ముందు చర్చించబడ్డాయి కోర్సు ఫలితాలు స్పష్టంగా ఉన్నాయి మీ నుండి ఆశించిన సామర్థ్యాలతో మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు ఇది ఒక అవగాహన మాత్రమే అని గమనించండి వాస్తవానికి ఈ విద్యార్థులు అవసరమైన సామర్థ్యాలను ప్రదర్శించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారా తరగతి పరీక్షలు క్విజ్లు మరియు అసైన్మెంట్లు ఇతర మదింపు సాధనాలలో వారి పనితీరు నుండి మేము తీర్పు ఇస్తున్నాము ఇక్కడ మేము విద్యార్థుల అవగాహనను పొందడానికి ప్రయత్నిస్తున్నాము ఆ సామర్థ్యాలకు సంబంధించి వారు ఎలా భావిస్తారు అందుకే ఇది CO లను లెక్కించడానికి పరోక్ష మార్గం ఇది విద్యార్థుల అవగాహనతో ఎక్కువ చేయవచ్చు CO ల సాధనకు బోధనా చర్యలు సహాయపడ్డాయి అంటే సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ చేయబడ్డాయి ప్రతి CO కి కేటాయించిన సమయం చాలా సరిపోయింది ఇది అవసరం ఎందుకంటే ఇది తదుపరి ప్రశ్నకు కూడా సంబంధించినది కవరేజ్ వేగం అంతటా సౌకర్యంగా ఉంది ఈ రెండు ఒకదానికొకటి సంబంధించినవి కవరేజ్ యొక్క వేగం జాగ్రత్తగా ప్లాన్ చేయకపోతే పేస్ అకస్మాత్తుగా విపరీతంగా పెరుగుతుంది మరియు తరువాత CO లు బాగా కవర్ చేయలేరు కవరేజ్ యొక్క వేగం అంతటా సౌకర్యవంతంగా ఉందో లేదో తెలుసుకోవడం చాలా అవసరం మరియు సంబంధిత ప్రశ్న ప్రతి CO కి కేటాయించిన సమయం చాలా సరిపోతుంది కాబట్టి ఈ రెండు సంబంధిత ప్రశ్నలను తెలుసుకోవడం చాలా ముఖ్యం పేర్కొన్న CO లు మరియు సామర్థ్యాలకు మదింపులు సంబంధించినవి అంటే అసెస్మెంట్ CO లతో అమరికలో ఉంటుంది కోర్సు ఫలితాలు బోధన మరియు అంచనా వేయడం చాలా ముఖ్యం అవన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి విద్యార్థుల మంచి అభ్యాసానికి ఇది అవసరం మదింపులకు సంబంధించి విద్యార్థుల అవగాహనను మనం పొందాలి పేర్కొన్న CO లకు అంచనాలు సంబంధితంగా ఉన్నాయా అనేది అవగాహన పొందాలి CO లకు సంబంధించిన ఉదాహరణలు వివరంగా బాగా పనిచేశాయి మరియు అవి పరీక్షలకు కూడా ఉపయోగపడతాయి ఎందుకంటే పరీక్షలు కూడా చాలా అవసరం అవి విద్యార్థులకు అధిక వాటా వస్తువులు అందువల్ల తెలుసుకోవడం చాలా ముఖ్యం అప్పుడు మీకు కావాలంటే మేము ఒక సాధారణ ప్రశ్న అడగవచ్చు ప్రతి CO ని మాస్టరింగ్ చేయడంలో మీకు ఉన్న కంఫర్ట్ స్థాయికి సంబంధించి రేట్ చేయండి ప్రాథమికంగా చాలా తక్కువ సౌకర్యం నుండి అధిక సౌకర్యం వరకు మరియు ప్రతి CO ని రేట్ చేయమని మేము వారిని అడగవచ్చు ఇక్కడ కోర్సులో 8 CO లు ఉన్న ఒక నమూనాను చూపించాము అసలు సంఖ్యలు ఏమైనప్పటికీ మేము అక్కడ వ్రాయవచ్చు దీని ఆలోచన ఏమిటంటే ప్రత్యేకమైన CO లేదా చిన్న ఉప CO లు ఉన్నాయా అని చూడటం ఇది మెజారిటీ విద్యార్థులకు కష్టమని రుజువు చేస్తోంది ముఖ్యంగా సాధారణంగా స్టిక్కీ పాయింట్స్ అని పిలుస్తారు కాబట్టి చాలా మంది విద్యార్థులు CO ల యొక్క చిన్న ఉపసమితికి సంబంధించి కొంత ఇబ్బందిని అనుభవిస్తే తరువాతిసారి కోర్సు అమలు చేయబడినప్పుడు మేము ఆ CO లను ఏదైనా చేయవలసి ఉంటుంది ఆ ఆలోచన పొందడానికి మనం ఈ రకమైన ప్రశ్న అడగవచ్చు బోధకుల లక్షణాలు విద్యార్థులచే అధ్యాపకుల మూల్యాంకనం కోసం ఇన్స్టిట్యూట్ వైడ్ ఫారం ఉంటే మరియు ఆ ఫారం ఈ అంశాలను కవర్ చేస్తే మేము వాటిని కోర్సు నిష్క్రమణ సర్వేలో పునరావృతం చేయవలసిన అవసరం లేదు అయితే ఈ లక్షణాలు కొన్ని ముఖ్యమైనవి సాధ్యమయ్యే ప్రశ్నలు బోధకుడికి కంటెంట్పై పాండిత్యం ఉంది విద్యార్థులందరి నీ నిష్పాక్షికంగా చూస్తున్నారు బోధకుడికి అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉన్నాయి తరగతి గదిలో ప్రశ్నలను లేవనెత్తమని బోధకుడు విద్యార్థులను ప్రోత్సహించాడు సాంకేతిక సందేహాలను చక్కగా స్పష్టం చేశారు బోధకుడి సాధారణ వైఖరి చాలా సహాయకారిగా ఉంది మీరు చూస్తే ప్రాథమికంగా బోధకుడి లక్షణాలు మూడు అంశాలను చూస్తాయి ఒకటి సాంకేతిక సామర్థ్యం జ్ఞానం మరొకటి వైఖరి విద్యార్థులను ప్రోత్సహించే సహాయక వైఖరి మూడవది తరగతి ఆకృతి మరియు క్రమశిక్షణ నిర్వహణలో ఉంది కాబట్టి బోధకుడి వ్యక్తిత్వానికి మూడు కొలతలు ఉన్నాయి మరియు ఈ మూడు కోణాలకు సంబంధించి ప్రశ్నలు అడగవచ్చు సాంకేతిక సామర్థ్యం సహాయక వైఖరి మరియు వ్యవస్థీకృత మరియు క్రమశిక్షణా పద్ధతిలో తరగతి ప్రవర్తన అనే మూడు కోణాలు ఉన్నాయి వాస్తవ సర్వే రూపం రూపకల్పన చేయాలనుకున్నప్పుడు అనేక ఇతర సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది మొత్తం ప్రశ్నల సంఖ్యను ఖరారు చేయాలి ప్రశ్నల సంఖ్య చాలా తక్కువగా ఉంటే మనకు తగిన చెల్లుబాటు అయ్యే డేటా లభించకపోవచ్చు మరోవైపు చాలా ప్రశ్నలు ఉంటే అలసట ఏర్పడవచ్చు మరియు విద్యార్థులు చెల్లుబాటు అయ్యే డేటాను అందించకపోవచ్చు మీరు సర్వే ఫారం యొక్క సరైన పొడవు గురించి ప్రయోగాలు చేయాలి మరియు మీ సందర్భానికి తగిన సరైన పొడవును చేరుకోవాలి ఇన్స్టిట్యూట్ వైడ్ ఫారం ఒకటి ఉంటే కోర్సు నిష్క్రమణ సర్వే ఫారమ్ రూపకల్పన చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాలి ఇది ఏకీకృతం కావాలంటే మొత్తం ప్రశ్నల సంఖ్యకు మరియు వివిధ అంశాలకు వాటి కేటాయింపులకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి వర్గం లో ఉన్న అంశాల సంఖ్య కోర్సు నిర్వహణ కోర్సు ఫలితాలు బోధకుల లక్షణాలు ఇలా ప్రతి వర్గానికి మీరు ఎన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు అది కూడా ఖరారు కావాలి కవర్ చేసిన వర్గాలకు సంబంధించి ఫారం సమతుల్యంగా ఉండాలి విద్యార్థుల నుండి సాధారణ ప్రతిస్పందనలను కొన్ని కోర్సు నిష్క్రమణ సర్వే రూపాలు ఈ ప్రశ్నలను మిళితం చేస్తాయి కోర్సు ఫలితాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు ఆపై బోధకుడి లక్షణాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు కోర్సు ఫలితాలకు సంబంధించి మళ్ళీ ఒక ప్రశ్న ఇలా వారు విద్యార్థుల నుండి సాధారణ ప్రతిస్పందనలను నిర్దిష్ట CO లకు సంబంధించిన ప్రశ్నలు అడగడం కూడా సాధ్యమే CO లకు సంబంధించి కూడా నిష్క్రమణ సర్వేలోని ప్రశ్నలు చాలా సాధారణమైనవి ఉదాహరణకు మేము అడగవచ్చు CO లు కోర్సు ప్రారంభంలోనే చర్చించబడ్డాయి CO లను సాధించడంలో సూచన సహాయ పడుతుంది ఇవి చాలా సాధారణ ప్రశ్నలు కానీ మేము నిర్దిష్ట CO లకు సంబంధించిన నిర్దిష్ట ప్రశ్నలను కూడా అడగవచ్చు మరియు నిర్దిష్ట CO లకు సంబంధించి కోర్సు యొక్క డెలివరీని ప్రణాళిక మెరుగుపరచడంలో ఇది మాకు సహాయపడుతుంది కాబట్టి CO ల సాధనను మెరుగుపరిచే కోణం నుండి నిర్దిష్ట CO లకు ప్రత్యేకమైన ప్రశ్నలను అడగడం సహాయపడుతుంది కొన్ని ప్రశ్నలు విద్యార్థుల ప్రతిస్పందనలు స్టిక్కీ పాయింట్లను గుర్తించడంలో సహాయపడతాయి వీటిని వేరే పద్ధతిలో తరువాతిసారి కోర్సు అందించినప్పుడు మరింత జాగ్రత్త చేయవచ్చు నిర్దిష్ట CO లకు సంబంధించిన ప్రశ్నలను అడగడం యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే ప్రతిస్పందనలు CO లను సాధించడానికి పరోక్ష గణనను చాలా సరళమైన మరియు సరళమైన పద్ధతిలో అనుమతిస్తుంది ప్రశ్నలు నిర్దిష్ట CO లకు సంబంధించినప్పుడు CO ల యొక్క పరోక్ష సాధన యొక్క గణన చాలా సులభం అవుతుంది నిర్దిష్ట CO లకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు కావచ్చు అల్గోరిథంలపై విభజించబడిన మరియు జయించే విధానం ఆధారంగా ఇచ్చిన అల్గోరిథం యొక్క సమయ సంక్లిష్టతను పొందడంలో మీకు మంచిగా ఉందా మరొక ప్రశ్న కావచ్చు విలీన క్రమబద్ధీకరణ అల్గోరిథం గురించి మీరు వివరించగలరని మీకు ఎంత నమ్మకం ఉంది అటువంటి ప్రశ్నలకు ప్రతిస్పందనలు నిర్దిష్ట CO లకు సంబంధించి బోధకుడికి విలువైన అభిప్రాయాన్ని అందిస్తుంది అదేవిధంగా ప్రతి CO కి సంబంధించి చాలా ఉపయోగకరంగా ఉండే డేటాను పొందడానికి మేము కొన్ని ప్రశ్నలను అడగవచ్చు CO ల సాధనను పరోక్ష పద్ధతిలో లెక్కించడానికి ఈ CO నిర్దిష్ట ప్రతిస్పందనలను ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం పరోక్ష పద్ధతిని ఉపయోగించి CO సాధనను గణించడం మరియు ప్రత్యక్ష పద్ధతుల్లో లెక్కించిన CO సాధనతో కలపడం మునుపటి మాడ్యూల్లో విస్తృతంగా చర్చించబడింది పరోక్ష పద్ధతి విలువ గణన మరియు ప్రత్యక్ష పద్ధతుల్లో లెక్కించిన విలువ సాధారణంగా 10 నుండి 90 నిష్పత్తిలో కలుపుతారు అంటే పరోక్ష పద్ధతిని ఉపయోగించి లెక్కించిన విలువ సాధారణంగా 10 శాతం కంటే ఎక్కువ వెయిటేజీని ఇవ్వదు మరియు ప్రత్యక్ష పద్ధతులను ఉపయోగించి లెక్కించిన విలువ అంతర్గత పరీక్షలు క్విజ్లు సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్స్ అసైన్మెంట్లు సాధారణంగా 90 ఎక్కువ బరువు ఇవ్వబడుతుంది కోర్సు నిష్క్రమణ సర్వే డేటా ఆధారంగా పరోక్ష పద్ధతిని కంప్యూటింగ్ చేయవచ్చు CO లకు ప్రత్యేకంగా ప్రశ్నలు అడిగినప్పుడు పరోక్ష సాధనను లెక్కించడంలో కోర్సు నిష్క్రమణ సర్వే సహాయ పడుతుంది ఇది తప్పనిసరిగా విద్యార్థుల సగటు అవగాహన మరియు పరోక్ష సాధన విలువగా ఉపయోగించబడుతుంది ఉదాహరణకు ఈ క్రింది వాటిని ఊహించుకోండి ఒక కోర్సులో ఒక నిర్దిష్ట ఫలితాల CO3 కి సంబంధించిన నాలుగు ప్రశ్నలు ఉన్నాయి మరియు 65 మంది విద్యార్థులు స్పందించారు ప్రశ్న 1 కోసం 6 మంది దీనిని 1 విలువను చాలా తక్కువ రేట్ చేసారు 54 మంది దీనిని 4 యొక్క అధిక విలువను రేట్ ఇచ్చారు మరియు 5 మంది దానిని 5 గా రేట్ఇచ్చారు ఇది అత్యధిక విలువ ప్రశ్న 1 కి సంబంధించి 6 x 1 54 x 4 5 x 5 మొత్తం 65 తోటి భాగించబడినది 3 ఇది విద్యార్థుల సగటు రేటింగ్ అదేవిధంగా 2 3 మరియు 4 ప్రశ్నలకు సగటు రేటింగ్ సగటు 3 సాధ్యమయ్యే గరిష్ట విలువ ఉత్తమమైన విలువ 5 మేము CO3 ను 3 6 గా 5 ద్వారా విభజించాము అంటే 72 శాతం కోర్సు ఫలితాల యొక్క పరోక్ష సాధనను లెక్కించడానికి చాలా సులభమైన మార్గం ఎందుకంటే ఇది 1090 నిష్పత్తిలో ప్రత్యక్ష సాధనతో కలిపి ఉంటుంది 10 శాతం 90 శాతం ఇంకా నిర్దిష్ట సమాధానాలు వాటి సగటు విలువలు మీకు కొంత క్లూ ఇస్తాయి ఉదాహరణకు మొదటి ప్రశ్నకు సగటు విలువ 3 8 రెండవదానికి ఇది 4 2 మూడవ ప్రశ్నకు ఇది 3 9 కానీ నాల్గవ ప్రశ్నకు సగటు విలువ 2 6 మాత్రమే అంటే ఎక్కువ మంది విద్యార్థులు సౌకర్యంగా లేని నిర్దిష్ట సామర్థ్యం అది ప్రశ్నలు ఇచ్చిన CO ని విస్తరించే సామర్థ్యాలకు సంబంధించినవి అయితే ఈ విలువలు బోధకుడికి ఆధారాలు ఇవ్వగలవు తరువాతి సారి కోర్సు డెలివరీ అయినప్పుడు దగ్గరగా పరిశీలించాల్సిన సామర్థ్యాలు ఏవి పరోక్ష పద్ధతిలో CO ల సాధనను లెక్కించడానికి ఇది ఒక సాధారణ మార్గం మేము అన్ని ఇతర CO లకు కూడా ఇలాంటి గణనలను చేయవచ్చు వ్యాయామం మీ కోర్సు కోసం ఒక కోర్సు నిష్క్రమణ సర్వే ఫారమ్ను రూపొందించండి మరియు ఈ వ్యాయామం యొక్క ఫలితాలను story iisctagmail com లో పంచుకున్నందుకు ధన్యవాదాలు "నిష్క్రమణ సర్వే రూపకల్పన మరియు వాడకాన్ని అర్థం చేసుకోండి" అనే తదుపరి యూనిట్లో మేము ప్రయోగశాల కోర్సులు మరియు ఎలిక్టివ్ కోర్సులను పరిశీలిస్తాము మేము రూపొందించిన ఈ నిష్క్రమణ సర్వే చాలా సరళమైనది కోర్ కోర్సులు ఎలిక్టివ్ కోర్సులు ప్రయోగశాల కోర్సులు ప్రాజెక్టులు పాఠ్యాంశాల యొక్క అన్ని భాగాలకు దీనిని ఉపయోగించవచ్చు కానీ మేము ప్రయోగశాలలు మరియు ఎలిక్టివ్ కోర్సులు మరియు ప్రాజెక్ట్లను చూసినప్పుడు కొన్ని అదనపు పరిగణనలు వస్తాయి ధన్యవాదాలు మరియు మేము మిమ్మల్ని తదుపరి యూనిట్లో కలుస్తాము